అందరికీ స్వాగతం ఈ భాగంలో మనం ఆక్యూలేసిక్స్ లేదా కళ్ళ భాషకు సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తాము మన శరీర భాగాలన్నిటిలోకి కళ్ళు ఎక్కువ భావాలను వ్యక్తీకరిస్తాయి ఆక్యూలేసిక్స్ మొదలగునవి కళ్ళు మాట్లాడగలవు అంతేకాక ఒక్కొక్కసారి కళ్ళు పలికే భాష అన్నిటికన్నా నిజమైనదని మనం గ్రహించవచ్చు కళ్ల ద్వారా జరిగే కమ్యూనికేషన్ మన మెదడుకి పంపడం మరియు అందుకోవడం మాత్రమే కాదు ఒక్కోసారి మనం ఒక ప్రత్యేకమైన భావాన్ని మన చిరునవ్వు మొదలగు వాటి ద్వారా తెలపడానికి ప్రయత్నిస్తాము కానీ కళ్ళు మాత్రమే మన నిజమైన అనుభూతిని బయట పెట్టగలవు ఆక్యూలేసిక్స్ ఒక ప్రత్యేక అంశం యొక్క గ్రహణస్థాయిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎటువంటి సంభాషణలోనైనా తెలిసిన ఒక విషయం మీద మనకు కలిగె సానుభూతి స్థాయిని తెలియజేస్తుంది మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారి తక్షణ అభిప్రాయం మనకు వెంటనే కళ్ల ద్వారా తెలుస్తుంది అవి సంభాషణ మొదలుపెట్టాలాలేక సంభాషణను ముగించాలా అనే విషయానికి సంకేతాలను అందిస్తాయి అదే సమయంలో లో కళ్ళు విశ్వసనీయత యొక్క నిర్దిష్ట భావాన్ని తెలుపుతాయి సూటిగా ఉండే కంటి చూపు నమ్మకానికి నిజాయితీకి విశ్వాసానికి సంబంధించి ఉంటుంది అది కొంత ఆసక్తిని కూడా కనబరుస్తుంది కంటి చూపు మరియు ముఖకవళికలు కొన్నిసార్లు జతగా పరిగణింపబడినా ముఖకవళికల సహాయం తీసుకోకుండా కళ్ళు మాత్రమే కూడా విషయాన్ని చెప్పగలవు ప్రోక్సెమిక్స్ కూడా పాటించేవారు అదే యు ఎస్ యొక్క అపోహ ఆసక్తికరమైన గందరగోళానికి దారి తీస్తుంది 1970 దశాబ్దానికి సంబంధించి ఒక ఉదాహరణ చెబుతాను దాదాపుగా ఆ సమయంలో యు ఎస్ ఇచ్చారు

ఇది రెండు దేశాల విధానాలకు వ్యతిరేకంగా వెళ్ళింది వెంటనే యు ఎస్ ఏదో దాస్తున్నారని కాబట్టి వారిని నమ్మలేమని భావించారు ప్రతి సంస్కృతిలోనూ ఏవో కొన్ని బలమైన నిర్వచనాలు ఉంటాయి కాకపోతే ఐ కాంటాక్ట్ గా తీసుకుంటాం కళ్ల ద్వారా వినాలి అనేది ఒక ఆసక్తిదాయకమైన వాక్యం ఎందుకంటే ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మనం కళ్ళు తిప్పుకుంటే అది వారి మీద కానీ లేదా వారు మాట్లాడుతున్న విషయం మీద కానీ మనకు ఆసక్తి లేనట్టు అనిపిస్తుంది కాబట్టి సూటిగా ఉండే మన చూపు మన భావనలను మరియు ఆలోచనలను తెలుపుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాక ఫీడ్ బ్యాక్ ఇవ్వడం ద్వారా ఇది సంభాషణ నియంత్రణకు సహాయపడుతుంది అదే సమయంలో ఆధిపత్యం మరియు శక్తి సంబంధాలకు సంకేతాలను అందిస్తుంది ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు మనం వారి వైపు క్షణ కాలం చూసి మనం చూసిన దానిని బట్టి ఈ సంకేతాలను అనుసరించి వారి మీద ఒక అభిప్రాయానికి వస్తాము అదే సమయంలో ఒకసారి సంభాషణ మొదలైతే మన ఐ కాంటాక్ట్ మరియు తదేక దృష్టి ద్వారా మనం చర్చలో పాల్గొనటానికి ఉత్సాహం చూపిస్తున్నాము అన్న విషయం తెలుస్తుంది అదే సమయంలో ఇది గౌరవానికి సూచనగా కూడా సంకేతాన్నిస్తుంది కళ్ళు తిప్పుకుని ఎదుటి వ్యక్తితో మాట్లాడటం అనేది ప్రతికూల అర్థాలను సూచిస్తుంది ఈ వీడియో ఐ కాంటాక్ట్ యొక్క ప్రాముఖ్యతను చెప్పే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ మేము బాడీ లాంగ్వేజ్ ద్వారా ఇచ్చే పరస్పర గౌరవాన్ని పట్టించుకోలేదు అసలు చేయి కలపడం కన్నా సూటిగా చూసి మాట్లాడటమే ఎక్కువ ముఖ్యం" వారి భాష మరియు చేయికలపడం ద్వారా ఈ ఇద్దరు రాజకీయ దిగ్గజాలు పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు కనిపించినా ఐ కాంటాక్ట్ లేకపోవడమే గుర్తించదగ్గ విషయమయ్యింది ఐ కాంటాక్ట్ ఉండటాన్ని మనం గమనిస్తాం ఇద్దరు మనుషులు సాధారణ రీతిలో మాట్లాడుకుంటున్నప్పుడు 61 ఐ కాంటాక్ట్ అనేది కూడా మారుతుంది మనం ఇకపై దృష్టిలో ఎన్ని రకములు ఉన్నాయో తెలుసుకుందాం కాకపోతే ఎదుటివారి కళ్ళల్లోకి ఎంతసేపు చూస్తే వారిని భయపెట్టినటు ఉంటుంది ఒక సహజమైన ఆరోగ్యకరమైన మరియు సానుకూల విశ్వాస భరితమైన దృష్టి 2 లేక 3 సెకండ్లు మాత్రమే అని పరిశోధకులు సూచించారు మన సాంస్కృతిక విధానం మరియు వృత్తిపరమైన అవగాహన వలన మనం మన శరీరంలో ఒక విధమైన అంతర్గత శరీర గడియారం నిర్మించుకుంటాం అది మనం పరిమితి దాటబోయే సమయంలో మనల్ని అప్రమత్తుల్ని చేస్తుంది కాబట్టి మనం దృష్టిలో రకాలను గమనిస్తున్నప్పుడు మనం చూసేవి పూర్తిగా ఐ కాంటాక్ట్ ఒకదానికిఒకటి భిన్నంగా ఉంటుంది సహజంగా కార్యాలయాల్లోనూ మరియు వ్యాపారవృత్తులలోనూ ఉపయోగపడే దృష్టి యొక్క నిర్వచనాలను మరియు అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం కుడిచేతి మూలనున్న ఛాయాచిత్రంలో దృష్టి నుదిటి మీద మరియు కనుల మీద కేంద్రీకరించి ఉండటం మనం గమనించవచ్చు మనం దీన్ని పరస్పర ప్రయోజనం మరియు వృత్తిపరమైన తీవ్రత అనే మనోభావాలను ప్రదర్శించడానికి అదే సమయంలో ప్రమాదకరమైన అర్థాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాం ఈ దృష్టి తక్షణమైనది ఎదుటి వ్యక్తితో సంభాషణ మొదలు పెట్టిన వెంటనే మన వారి వైపు సూటిగా చూసి మాట్లాడదాం కాబట్టి వ్యాపార లావాదేవీలోనూ వృత్తిపరమైన పరిస్థితులలోనూ దృష్టికి కొంత ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే మన సానుకూలత నమ్మకం విశ్వాసం మరియు ప్రామాణ్యత కొంతవరకూ ఐ కాంటాక్ట్ ఆధారంగా నిర్ణయింపబడుతుంది కాబట్టి వ్యాపారలావాదేవీల లో దృష్టి ఎప్పుడూ నుదుటి మీద మరియు కనుల మీద ఉండాలే తప్ప ముక్కు కు కిందగా వెళ్ళకూడదు రెండవ రకమైన దృష్టి సామాజిక మరియు స్నేహపూర్వక దృష్టి ఇది భయపెట్టేది కూడా కాదు అంతేకాక వ్యాపారనిమిత్తదృష్టితో పోలిస్తే కొంచెం సళ్ళించబడ్డదిగా ఉంటుంది ఇది క్లుప్తంగా ఉండి కళ్ళ మీద మరియు నోటి మీద అప్పుడప్పుడు కొంచెం మెడ వైపుకి కేంద్రీకరించబడి ఉంటుంది ఈ దృష్టి మన స్నేహితులకు మరియు కలిసి తిరిగే వారికి పరిమితమై ఉంటుంది ఇక్కడ కనుల మీద మరియు నోటిమీద దృష్టి ఉండడానికి గల కారణం ఇది సామాజికపరస్పరచర్య మరియు మాటల సమయం ఆంతరంగిక దృష్టి సన్నిహితమైనది ఎదుటి వ్యక్తిని పైనుండి క్రింద వరకూ మొత్తంగా చూసే ఈ దృష్టి సన్నిహిత అనుభవాలకి కీలకమైనది ఇది సంభాషణకు ఆహ్వానంగానూ మరియు ఆకర్షించేదిగాను మరీ ఎక్కువైతే భయంకొలిపేదిగాను ఉంటుంది ఒక ప్రత్యేకమైన ఆధిపత్య శక్తిని ఎదుటి వ్యక్తి మీద చూపించడానికి కొంతమంది ఈ దృష్టిని వాడుకుంటారు ఇంకొకరి ధ్యాసను మన మీదకు మళ్ళించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి భయపెట్టడానికి మరియు ఆకర్షించడానికి మధ్య ఉన్న గీత చాలా సున్నితంగా ఉంటుంది అంతేకాక సన్నిహిత అర్థాలు కేవలం వృత్తిపరం కాని పరిస్థితులలో మాత్రమే వాడదగినవి కుడి చేతి వాటం ఉన్న వారి చూపును గమనించినట్లయితే వారు ఏ వైపుగా ఆలోచిద్దాం అనుకుంటున్నారో మనం కనిపెట్టవచ్చు ప్రత్యేకించి ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు లేదా ఒక చిన్న సమూహంతో మాట్లాడాల్సివచ్చినప్పుడు లేదా ఒక వ్యక్తిని మన దృష్టికోణం నుండి చూడడానికి ఒప్పించాల్సివచ్చినప్పుడు ఈ జ్ఞానం మనకు సహాయపడుతుంది కుడి చేతి వాటం ఉన్న వ్యక్తికి చూపు పైకి వెళితే అతను ఏదో దృశ్య ఆలోచనలో ఉన్నట్టు అర్థం ఉదాహరణకు నేను ఏ రంగు కారు కొనుక్కోవాలి లేదా రెండు వారాల క్రితం నేను ప్రయాణిస్తున్న కారు ఏ రంగు లోనిది అనే ఆలోచనలో ఉన్నట్టు అదే కుడిచేతివాటం వ్యక్తి చూపు సమాంతరంగా ఉంటే శ్రవణ ఆలోచనలు తో సంబంధం కలిగి ఉంటుంది ఇంకా నేను కొన్ని అనుభూతుల గురించి ఆలోచిస్తూ ఉండడమో లేదా త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండటమో అయి ఉంటుంది ఇది కూడా రెండు రకాలు ఇప్పుడు మనం కుడిచేతివాటం మనుష్యులలో దృష్టి దిశ యొక్క ప్రాముఖ్యత గురించి మరికొన్ని దృశ్యాల ద్వారా తెలుసుకుందాము కానీ ఈ దిశ నిర్దేశకత కేవలం కుడి చేతి వాటం మనుషులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి మొదటి ఛాయా చిత్రం లో విజువల్ మెమరీ తెలుపుతున్నది మూడు మరియు నాలుగవ ఛాయాచిత్రాలు క్రిందికి చూస్తున్న చూపును చూపిస్తున్నాయి కుడి చేతి వాటం వ్యక్తి చూపు కిందకు ఉంటే ఆ వ్యక్తి ఏదో అనుభూతిని గుర్తుకు తెచ్చుకుంటున్నాడని అర్థం కొన్నిసార్లు ఈ చూపును మనం నిర్ణయం తీసుకోబోయే వ్యక్తులలో గమనించవచ్చు చాలా చిన్న ముఖకవళికే కావచ్చు గాని ఒక నిర్ణయానికి వచ్చే సమయంలో చాలాసార్లు ఈ చూపు ను మనం గమనించవచ్చు చూపు దిశ గనుక ఎడమవైపుకు ఉంటే మనలో మనం మాట్లాడుకుంటున్నట్టు మనకు మనం ఏవో కొన్ని భావాలను తెలుపుకుంటున్నాని అర్థం ఈ పరిశోధనను మొదటిసారిగా గ్రిండెర్లో భాగంగా అభివృద్ధి చేశారు ఈ అవగాహన మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నిజాన్ని గ్రహించేందుకు సహాయపడుతుంది ఇతరుల ప్రేరణ స్థాయిని మరియు నిర్ణయం తీసుకునే దశను తెలుసుకునేందుకు సహాయపడుతుంది ఈ ప్రత్యేకమైన చిత్రం ప్రాముఖ్యతను గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని మనం చూడవచ్చు మనం మన మెదడు యొక్క వేరు వేరు విభాగాలలో వివిధ రకాలైన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొనిఉంటాము మనం ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు మన కళ్ళు ఒక ప్రత్యేక దిశలోనికి చూస్తాయి ఎవరైనా మనుషులను వారి మెదడులో ఏదైనా ఒక విషయాన్ని చిత్రంలా స్నేహితులతో ఆడుకుంటున్న ఒక చిన్ననాటి జ్ఞాపకం వారు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎడమ వైపు పైకి చూస్తారు అదే మనం సమాచారం గణాంకాలు అంకెలను కూడించడం వంటి సరళమైన విషయాలు అడిగినప్పుడు చాలాసార్లు కుడి వైపుకి చూస్తారు మనుషులు భావుకులై ఉన్నప్పుడు కలత చెందినప్పుడు భావన ప్రవాహం వారి కుడివైపు కిందకు ఉంటుంది ఒక్కొక్కసారి మనుషులు తమలో తాము మాట్లాడుకుంటున్నప్పుడు ఎడమ వైపు కిందకి చూడటాన్ని చాలాసార్లు మనం గమనిస్తాం ఎప్పుడైనా సమాధానాన్ని రూపొందించుకుంటున్నప్పుడు చూసే సమాంతరచూపు మన ఆడియో ఛానల్ ల వద్ద ఆడుకుంటున్న శబ్దం అని మీరు గ్రహిస్తే మీ చూపు ఎడమవైపుకు ఉంటుంది ఎందుకంటే ఇది మీకు తెలిసిన శబ్దం అందువల్ల మెదడులో మీజ్ఞాపకాలను గుర్తుతెచ్చుకునే వైపుకు చూపుమళ్ళుతుంది అదే గనుక మీకు తెలియని శబ్దం అయితే అది ఏమిటో గ్రహించే సమయంలో చూపు కుడివైపుకు తిరుగుతుంది మనుష్యుల ధ్యాసను నియంత్రించే శక్తి కనులకు ఉన్నది ఇవి ప్రాథమికంగా నేర్చుకునే తీరుతెన్నుల పురోగతిని సూచించే రేఖాచిత్రానికి 83 మన చూపు మీద 11 వినికిడి మీద మరియు 6 ఇతర జ్ఞానేంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది ఆడియో మరియు వీడియో ఉండె ప్రదర్శన ఖచ్చితంగా మన ధ్యాసను ఆకర్షిస్తుంది ఎదుటి వ్యక్తి మాట్లాడిన విషయంలో దాదాపుగా 50 మనకు గుర్తుంటుంది మరొకవైపు కేవలం ఆడియో ప్రదర్శన లేదా చర్చ అయితే విచారించిన విషయంలో కేవలం 10 మాత్రమే మన మెదడులో నిలిచిఉంటుంది అదే సమయంలో ఎదుటి వారి కళ్ళలోకి చూస్తూ సంభాషణ కొనసాగిస్తే మనం వారి ధ్యాసను కూడా ఆకర్షించవచ్చు ఆడియో వీడియో ప్రదర్శనలో మనం ఎక్కువ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ఇదే కారణం ఐ కాంటాక్ట్ లో చూపు యొక్క తీవ్రత కూడా ఒక ముఖ్యమైన అంశం తీవ్రమైన చూపు సూటిగా దీర్ఘకాలం ఉండి సహజంగా స్నేహపూర్వకమైన శరీరకదలికలు లేదా ముఖకవళికలు లేకుండా ఉంటుంది మామూలుగా తీవ్రమైన చూపు ప్రతికూలంగా లేదా కోపంగా లేదా భయపెట్టేదిగా లేదా అనుమానించేదిగా కూడా పరిగణింపబడుతుంది కాబట్టి ఇతర శరీర భాషా సంకేతాల తోడుగా తీవ్రమైన చూపును అర్థం చేసుకుని దాని నిజమైన కారణమేమిటో తెలుసుకోవాలి ఒక శ్రద్ధగల దృష్టి దాదాపు తీవ్రమైన చూపులాగే దీర్ఘకాలం ఉంటుంది కాకపోతే సాపేక్షంగా తేలికపాటిది అవ్వడం వలన ఇది ఆసక్తిని స్నేహాన్ని మరియు ఉత్సుకతను ప్రదర్శిస్తుంది మిగిలిన ఇతర మృదువైన ముఖకవళికలు చిరునవ్వులు మరియు సడలించిన శరీర కదలికలతో ఇది తీవ్రంగా కన్నా ఆకర్షణీయంగా ఉంటుంది సున్నితమైన మరియు పరిమితమైన చూపు తక్కువ సేపు ఉంటుంది ఇది సడలించిన మరియు స్నేహపూరితమైన ముఖకవళికలతో ఉండి సాధారణమైనదిగానూ స్నేహంగానూ వెచ్చనైనదిగాను పరిగణింపబడుతుంది పరధ్యానపు చూపు తరచుగా కలసి మళ్లీ విడిపోయే విధంగా ఉంటుంది చూపులను కలిపే క్షణాలు తక్కువగానూ మరియు విడిపోయిన సమయం ఎక్కువగానూ ఉంటుంది ఇది నిమగ్నతను అసమ్మతిని ముభావాన్ని విసుగుదలనూ సూచిస్తుంది ఒకవైపు సున్నితమైన చూపు సమ్మతిని సూచిస్తే పరధ్యానపుచూపు తెలిపే వ్యతిరేక అర్ధాలను ఇంకా మరింత లోతుగా పరిశోధించాలి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న సందర్భంలో చూపులను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అది వ్యతిరేక అర్థాలకు దారి తీస్తుంది చిన్న సమూహంలో ఉన్నప్పుడు చూపులను తప్పించుకునే వారు మరియు తరచుగా తన కళ్ళలోకి మిగిలిన వారిని చూడనివ్వని కొంతమంది వ్యక్తులు మనకు తారసపడతారు షిఫ్టీ అయిస్ చూపు కలపకపోవటం అనేది నిలకడ లేకుండా లేదా తరచుగా లేదా అప్పుడప్పుడు జరుగుతుంది ఇది వ్యతిరేక భావాలను సూచిస్తుంది ఒక వ్యక్తి ఏదైనా విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా ఆందోళన పడుతున్నప్పుడు లేదా మాట్లాడే విషయం విసుగ్గా అనిపించినప్పుడు లేదా మొత్తం పరిస్థితి నచ్చనప్పుడు ఈ పరిస్థితి వస్తుంది మనము ఇంతకుముందు అమెరికన్ కు సంబంధించిన విషయాలలో సంస్కృతిక అంశాలు కూడా చాలా ముఖ్యం కాబట్టి కొన్ని సంస్కృతులలో మాట్లాడే వ్యక్తి గౌరవార్ధం లేదా సామాజిక పరిస్థితి లేదా ఆ ప్రాంతపు సంప్రదాయం ప్రకారం కావాలని ఎదుటివారితో చూపు కలపరు ఇంకొకవైపు తదేకంగా చూడటం అనేది చాలా వేరైనా వ్యవహారం అది ఎప్పుడూ కూడా మన వృత్తిపరమైన ఏర్పాటులో భాగం కాదు ఎదుటివారి కళ్ళల్లోకి దీర్ఘకాలం చూడటం అనేది గగుర్పాటుగొలిపేది మరియు ఖచ్చితంగా వృత్తిపరం కానిది ఇది భయపెట్టడం మరియు అసౌకర్యంగా అనిపించేలా చేయడం చేస్తుంది తదేకంగా చూడటం అనేది మోసంలో ఒక భాగమని కూడా మనం గ్రహించవచ్చు ఒక వ్యక్తి మన దగ్గర నిజాయితీపరుడుగాను మరియు విశ్వాసపాత్రుడుగాను నమ్మించడానికి చూపును సూటిగా ఉంచినా నిజానికి అతను అబద్ధం చెప్పేవాడు లేదా మోసగాడు అయి ఉండవచ్చు కాబట్టి ఈ అబద్ధపు ప్రభావాన్ని కొనసాగించడానికి ఎక్కువ సేపు సూటిగా చూసి ఎదుటి మనిషికి ఇబ్బందిని కలుగజేయవచ్చు కొన్నిసార్లు తదేకమైన చూపు కేవలం ఆసక్తి కావచ్చు ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు తదేకంగా ఒక వస్తువు కేసి చూడవచ్చు కాకపోతే ఇక్కడ మనం సాంస్కృతిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి భిన్నమైన ఆలోచనా విధానం ఉండేవారికి అమాయకమైన చూపు లేదా స్పష్టమైన దృష్టి కూడా తప్పుగా అర్థమవుతాయి కాబట్టి ఐ కాంటాక్ట్ ను అర్థం చేసుకునే విషయంలో సాంస్కృతికభేదాల అవగాహన ఉండటం చాలా ముఖ్యం ఇతరులతో సంభాషించే ఈ సమయంలో అనుకూల దృష్టి ఉండటం అవసరం ఒక సానుకూల ఐ కాంటాక్ట్ మోసం మరియు వంచనతో సహచారి అయిఉంటుంది కొన్నిసార్లు మనం దీన్ని సాధారణ మరియు మూసపోత సంబంధం అని కొట్టి పారేస్తాం కానీ ఈ సాధారణ అవగాహనను మూలంగా తీసుకొనే మనుషులందరూ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు ఉదాహరణకు అమ్మకం చేసే వ్యక్తులకు చూపు సూటిగా ఉండడం ఆవశ్యకం కళ్లు తిప్పుకొని మాట్లాడే వ్యాపారితో వ్యవహారం ఎవరికీ నచ్చదు ముఖాముఖి సమావేశాలలో ప్రజాభిప్రాయ ఏర్పాటులో సానుకూల ఐ కాంటాక్ట్ ఉన్న వ్యక్తినే మనం నమ్ముతాం పరిశోధనల ప్రకారం కొన్నిసార్లు మన మనసులో ధైర్యంగా అనిపించకపోయినా ఇతరులతో ఒక బలమైన ఐ కాంటాక్ట్ ను నిర్వహించగలుగుతాం మనుషులు ఈ చూపును ఆధారంగా తీసుకుని సమర్థతను ధైర్యాన్ని మరియు సామాజిక నైపుణ్యాలను మనకు ఆపాదిస్తారు ఒకవేళ మనకు ఈ లక్షణాలు లేకపోయినా సరే కాబట్టి ధైర్యం లేని మనుషులు కూడా మంచి ఇంకా సానుకూల దృష్టిని ప్రదర్శిస్తే ధైర్యవంతులుగా కనిపిస్తారు మనకు కొన్ని లక్షణాలు లేకపోయినా కావలసిన లక్షణాలు ప్రదర్శించడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తే అవి విజయవంతమవుతాయి పరిశోధనల ప్రకారం అబద్ధం ఆడుతున్నప్పుడు మనుషులు ఎదుటివారి నుండి నమ్మకాన్ని సంపాదించడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ సేపు తదేకంగా చూస్తారు నిజాయితీగా కనబడే ఉద్దేశంలో తదేకమైన చూపును ప్రదర్శించిన వారు లేదా సహజంగా ఉండె అధైర్య సంజ్ఞలను తప్పించిన వారు మోసంతో సంబంధం ఉన్నవారు ఈ వీడియోలో మనం సానుకూల శరీర భాష యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకించి ఐ కాంటాక్ట్ దృష్టికోణం నుండి చూడవచ్చు వినియోగదారులతో ఐకాంటాక్ట్ ను కొనసాగించే గుర్తులు ఉన్న ధాన్యం డబ్బాలు అది లేని వాటితో కంటే ఎక్కువ అమ్ముడుపోతాయి ఆసుపత్రులలో 80 రోగులు వైద్యుడు తమకేసి చూడటం లేదన్న ఫిర్యాదును ఎక్కువగా చేస్తారు ఈ క్రింది వీడియో కళ్ళలోన చిన్న కదలికలను గమనించి వాటిని బట్టి ఒక వ్యక్తి నిజాయితీపరుడా కాదా అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలో చెబుతుంది నిజాన్ని మాట్లాడే వ్యక్తులు సమాచారానికి సంబంధించి అబద్ధం ఆడేవారిలా సహజంగా తప్పించుకు తిరగకుండా ఎక్కువ ముందుకొచ్చే వారిలా ఉంటారు క్షణకాలం మాత్రమే కనబడే ముఖకవళికల ఆధారంగా చిన్న కదలికలను గమనించాలి ఈ విషయాన్ని అనుసరించి మోసపూరితమైన భావనలు ఉన్న వ్యక్తులు అస్థిరమైన వ్యక్తీకరణలు ప్రదర్శిస్తారు నిజం చెప్పే వారితో పోలిస్తే ఎక్కువసార్లు కనురెప్పలు కొట్టుకుంటాయని 2008 పరిశోధనలు తెలిపాయి ఐ కాంటాక్ట్ అంటారు ఈ క్రింది ఛాయా చిత్రంలో మనం ఒక విస్తరించిన కనుపాప మరియు ఒక కుదించిన కనుపాపల మధ్య తేడాని గమనించవచ్చు ఎడమ కంటి లో విస్తరించిన కనుపాప మరియు కుడికంటిలో కుదించిన కనుపాప ఉన్నాయి ఏఖార్డ్ హెస్ వ్యాఖ్యానం ప్రకారం మనం మాట్లాడుతున్న వ్యక్తి మీద గాని లేదా మనం చూస్తున్న వస్తువు మీద గాని మనకు ఇష్టం ఉంటే కనుపాపలు పెద్దగా అవుతాయి వీటి మీద చాలా పరిశోధనలు జరిగాయి మీరు కూడా ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు ఉదాహరణకు మీరు ఒక స్నేహితుడితో లేదా స్నేహితురాలితో వారికి ఆసక్తికరంగా అనిపించే విషయాలు మాట్లాడుతున్నప్పుడు వారి కంటిపాప పరిమాణాన్ని గమనించండి వెంటనే ఆ విషయాన్ని మార్చి వారు అసహ్యించుకునే ప్రస్తావనను తీసుకురండి అప్పుడు మీరు వారి కనుపాప హఠాత్తుగా కుదించుకుపోవడాన్ని గమనించవచ్చు కాబట్టి ఐ కాంటాక్ట్ అవగాహనకు సంబంధించి కంటిపాపలకు కూడా ముఖ్యమైన స్వరం ఉంటుంది ఈ ఛాయా చిత్రం లో మనం రెండు కళ్ళని చూడవచ్చు ఒక దానిలో కుదించిన కనుపాప ఇంకా రెండవ దానిలో విస్తరించిన కనుపాప ఉన్నాయి కుదించిన కనుపాప చుట్టూ జరిగే విషయాలమీద విసుగును సూచిస్తే విస్తరించిన కనుపాప ఆసక్తిని మరియు ఆకర్షణను సూచిస్తుంది ఈ వీడియోలో అవగాహనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చూడవచ్చు ధైర్యం లేని అబద్దాలకోరులో కనపడే మొదటి సంకేతం కదులుతూఉండడం కాబట్టి జాగ్రత్తగా గా ధ్యాస పెట్టండి వారు కాళ్ళని కదపడమో జుట్టుతో ఆడుకోవడమో లేదా చేతి గడియారాన్ని లేదా బట్టలను తాకుతూఉండడమో చేస్తున్నారా ఇవి అన్ని మోసం యొక్క సంభావన సంకేతాలు అబద్ధాలు చెప్పే వారు ఐ కాంటాక్ట్ ను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వారి కుదించిన కనుపాపలు సంకేతాన్ని ఇస్తాయి ఇలా ఎక్కువ కంగారు మరియు ఏకాగ్రత వల్ల జరుగుతుంది ఈరోజు మనం ఐ కాంటాక్ట్ అవగాహనను ఉద్దేశించి కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకున్నాం ఈ చర్చను తరువాతి భాగంలో కూడా కొనసాగిద్దాం ధన్యవాదములు